నమస్కారము కాబట్టి నిన్న మనము మెష్ అనాలిసిస్ గురించి చర్చించాము మరియు అందుబాటులో ఉన్న కరెంట్ సోర్స్ లో మెష్ అనాలిసిస్ ఎలా జరుగుతుందో కూడా చర్చించాము కరెంట్ సోర్స్ ఇండిపెండెంట్ లేదా డిపెండెంట్ అయి ఉండవచ్చు కాబట్టి నిన్నటి తరగతిలో మనము చర్చించిన ప్రత్యేక అంశం కాబట్టి ఈ రోజు మనం నోడల్ అనాలిసిస్ గురించి చర్చిస్తాము అలాగే చూద్దాం నోడల్ అనాలిసిస్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి వాస్తవానికి నోడల్ అనాలిసిస్ నోడ్ వోల్టేజ్ ఉపయోగించి సర్క్యూట్ ను విశ్లేషించడానికి ఒక విధానాన్ని అందిస్తుంది కాబట్టి మెష్ అనాలిసిస్ లో మనము మెష్ కరెంట్ గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాము మరియు సర్క్యూట్ పరిష్కరించడానికి మనము మెష్ కరెంట్ ను ఉపయోగిస్తున్నాము ఇక్కడ మనం సర్క్యూట్ పరిష్కరించడానికి నోడ్ వోల్టేజ్ ను సర్క్యూట్ వేరియబుల్ గా ఉపయోగిస్తాము ఇప్పుడు నోడ్ అంటే నెట్వర్క్ నోడ్ ఈ నెట్వర్క్ నోడ్ రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచ్ లు కలిసిన పాయింట్ గా నిర్వచించబడింది కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన ఫిగర్ ను చూస్తే ఈ చిత్రంలో మీరు 1 2 3 4 5 మొత్తం నోడ్ లను చూస్తారు ఇప్పుడు నోడ్ 4 అని పిలువబడే ఈ ప్రత్యేకమైన నోడ్ కోసం మీరు చూస్తే మీరు ఇంపెడెన్స్ ZA మరియు వోల్టేజ్ సోర్స్ VX లో చేర్చుతున్నారు అదేవిధంగా నోడ్ 1 లో మీరు ZDని ఇంపెడెన్స్ గా మరియు ZA ని ఇంపెడెన్స్ గా మరియు ZB ని ఇంపెడెన్స్ గా చేర్చుతున్నారు కాబట్టి నోడ్ 1 కి మూడు కనెక్షన్లు ఉన్నాయి అదేవిధంగా నోడ్ 2 కి కూడా మూడు కనెక్షన్లు ఉన్నాయి అవి ZB ZE ZC నోడ్ 5 లోZC మరియు VY అనే రెండు కనెక్షన్లు మాత్రమే ఉంటాయి ఆ అన్ని నోడ్ లలో ఒక నోడ్ అయిన నోడ్ 3 రిఫరెన్స్ నోడ్ గా పరిగణించబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ నోడ్ ఈ నోడ్ నుండి భిన్నంగా ఉంటుంది ఈ నోడ్ లో కనీసం మూడు బ్రాంచ్ లు ఉన్నాయి మరియు ఈ నోడ్ లో రెండు బ్రాంచ్ లు మాత్రమే ఉన్నాయి కాబట్టి మనము ఈ ప్రత్యేక నోడ్ అని పిలుస్తాము ఈ ప్రత్యేక నోడ్ ను ప్రిన్సిపుల్ నోడ్ అని పిలుస్తారు మరియు మిగిలిన ఇతర నోడ్ లను సింపుల్ నోడ్ అని పిలుస్తారు కాబట్టి ఈ ప్రత్యేక సర్క్యూట్ లో ప్రిన్సిపుల్ నోడ్ ఏమిటి కాబట్టి ఈ ప్రత్యేక సర్క్యూట్ లో ప్రిన్సిపుల్ నోడ్ నోడ్ 1 నోడ్ 2 మరియు నోడ్ 3 అయితే నోడ్ 4 మరియు నోడ్ 5 అనేవి సింపుల్ నోడ్స్ కాబట్టి ప్రిన్సిపుల్ నోడ్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో చూద్దాం నోడ్ వోల్టేజ్ అంటే ఏమిటి నోడ్ వోల్టేజ్ మరొక నోడ్ కు సంబంధించి ఒక నిర్దిష్ట నోడ్ యొక్క వోల్టేజ్ దీనిని రిఫరెన్స్ నోడ్ అని పిలుస్తారు కాబట్టి ఈ ఫిగర్ నుండి మనం ఏమి చూడగలం మీరు దీనిని V13అని చెబితే నోడ్ నంబర్ 3 కు V1 వోల్టేజ్ సూచిస్తాము కాబట్టి ఇవి నోడ్స్ ఈ ప్రత్యేక సందర్భంలో నోడ్ 3 అయిన రిఫరెన్స్ నోడ్ కు సంబంధించిన నోడ్ వోల్టేజ్ లు ఇప్పుడు మనం ఏమి చేయాలి ప్రిన్సిపుల్ నోడ్స్ అయిన నోడ్ ల ను మాత్రమే మనము పరిగణనలోకి తీసుకోవాలి మరియు ఆ నోడ్ ల కు మనము కేటాయించే వోల్టేజీలు నోడల్ అనాలసిస్ కు సర్క్యూట్ వేరియబుల్స్ కాబట్టి ఈ ప్రత్యేక ఫిగర్ లో మీరు చూస్తేV43 V13 V23 మరియుV53 అనేవి నాలుగు నోడ్ వోల్టేజీలు నోడ్ 3 ఎల్లప్పుడూ సున్నా పొటెన్షియల్ తో ఉంటుంది ఎందుకంటే మనము దీనిని రిఫెరెన్స్ గా భావించాము కాబట్టి ఈ నోడ్ కు సంబంధించి అన్నీ పరిగణించబడతాయి కాబట్టి నోడ్ 4 నోడ్ 5 సింపుల్ నోడ్ లు అయితే నోడ్ 1 మరియు నోడ్ 2 ప్రిన్సిపుల్ నోడ్స్ కాబట్టి నోడల్ అనాలిసిస్ ను ఉపయోగించి సర్క్యూట్ విశ్లేషణలో మనము ప్రిన్సిపుల్ నోడ్ వద్ద వోల్టేజ్ ల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తాము కాబట్టి మనము రిఫరెన్స్ నోడ్ గా ఎంచుకున్న నోడ్ 3 ను చూశాము ఇప్పుడు నోడ్ 3 కి సంబంధించి ప్రిన్సిపుల్ నోడ్ 1 మరియు 2 వద్ద వోల్టేజ్ అయినV13 మరియుV23గురించి ప్రస్తావించడాన్ని మనము చూశాము ఇప్పుడు నోడ్ 3 రిఫరెన్స్ నోడ్ అని మనకు తెలుసు కాబట్టి మనం ఏమి చేయగలం సింప్లిసిటీ కోసం V13 స్థానంలో V1 మరియు V23 స్థానంలో V1 ను వ్రాయవచ్చు ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ రిఫరెన్స్ నోడ్ కు రిఫెరెన్స్ గా ఉంటుందని మాకు తెలుసు కాబట్టి V1మరియు V2 నోడ్ వేరియబుల్స్ అవుతాయి ప్రాథమికంగా మనం ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ కొరకు సర్క్యూట్ వేరియబుల్ గా చెప్పగలం ఇప్పుడు మన నోడల్ అనాలిసిస్ యొక్క మొత్తం లక్ష్యం ఏమిటి నోడల్ అనాలిసిస్ లక్ష్యం ఏమిటంటే రిఫరెన్స్ నోడ్ కు సంబంధించిన ఈ రిఫరెన్స్ కు సంబంధించిన అన్ని ప్రిన్సిపుల్ నోడ్ ల వద్ద వోల్టేజ్ ల విలువలను నిర్ణయించడం కాబట్టి ఈ సందర్భంలో లక్ష్యంV1 మరియు V2 యొక్క వోల్టేజ్ లను కనుగొనడం మరియు తరువాత ప్రతి బ్రాంచ్ లో ప్రవహించే కరెంట్ లను నిర్ణయించవచ్చు కాబట్టి మీరు V1 మరియు V2 యొక్క విలువను కనుగొనగలిగితే మీరు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను చూస్తే మీరు V4 విలువను తెలుసుకోవచ్చు కాబట్టి ఇక్కడ V43 ను V4 గా వ్రాయవచ్చు మరియు V53ను V5 గా వ్రాయవచ్చు కాబట్టి V1 మరియు V2 యొక్క విలువ మనకు తెలిసినప్పుడు మనం V4 విలువను కనుగొనవచ్చు ఎందుకంటే అది కేవలం V1 Vx మరియు V5 కొరకు కూడా V2 విలువ తెలిస్తే V5V2Vy విలువను కనుగొనవచ్చు కాబట్టి మనము ఈ నోడ్ వోల్టేజ్ లను ఎప్పుడు పొందుతాము ఓమ్స్ లా Ohms law ఉపయోగించి మీరు కరెంట్ ల విలువను సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి నోడ్ వోల్టేజ్ లను నిర్ణయించే స్టెప్స్ ఏమిటో ఇప్పుడు మీరు ఒకసారి చూడవచ్చు మొదట మీరు రిఫరెన్స్ నోడ్ వలె ఒక నోడ్ ను ఎన్నుకోవాలి ఆపై వోల్టేజ్ లను మిగిలిన n 1 నోడ్ లకు V1 V2 Vn అని చెప్పండి వోల్టేజీలు రిఫరెన్స్ నోడ్ కు సంబంధించిన రిఫరెన్స్ ఇప్పుడు మీరు రిఫరెన్స్ నోడ్స్ కాకుండా ఇతర నోడ్స్ అయిన n మైనస్ 1 నాన్ రిఫరెన్స్ నోడ్ లను తీసుకోవాలి మరియు మీరు కిర్చాఫ్ కరెంట్ లా ను వర్తింపజేయాలి మరియు నోడ్ వోల్టేజీల పరంగా బ్రాంచ్ కరెంట్ లను వ్యక్తీకరించడానికి ఓమ్స్ లా Ohms law ఉపయోగించాలి కాబట్టి ఇక్కడ మీరు అన్ని నాన్ రిఫరెన్స్ నోడ్ లకు సమీకరణాలను వ్రాయవచ్చు కాని సర్క్యూట్ ను విశ్లేషించేటప్పుడు మీరు ప్రిన్సిపుల్ నోడ్స్ కోసం వ్రాసే సమీకరణాల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఎందుకంటే ప్రిన్సిపుల్ నోడ్ కోసం మీరు వ్రాసే ఈ సమీకరణాలు మొదట పరిష్కరించబడతాయి ఇతర నాన్ రిఫరెన్స్ నోడ్స్ వోల్టేజ్ విలువను ఇప్పుడు అప్పుడు మీరు కనుగొనవచ్చు మీరు తెలియని నోడ్ వోల్టేజ్ లను పొందడానికి ఫలితం గా సైమల్టేనియస్ సమీకరణాలను పరిష్కరించాలి కాబట్టి మీరు నోడ్ వోల్టేజ్ లను కనుగొనవలసి వచ్చినప్పుడు మీరు అనుసరించే మూడు ప్రధాన స్టెప్స్ ఇవి ఇప్పుడు మనము ఈ ప్రత్యేక ఆపరేషన్ ను ఎలా కొనసాగిస్తాము ఇది మనము ఇంతకుముందు చూసిన సర్క్యూట్ అని అనుకుందాం మరియు మనము నోడల్ అనాలిసిస్ ను వర్తింపజేస్తాము మరియు V2 లో నోడ్ వోల్టేజీ V1యొక్క విలువలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము మరియు తదనుగుణంగా మీరు V5 మరియుV4అని చెప్పడానికి వోల్టేజ్ మరియు కరెంట్ ను కనుగొనవచ్చు మరియు బ్రాంచ్ లలో ప్రవహించే కరెంట్ లు ఇప్పుడు మొదటి నోడ్ అయిన నోడ్ 1 తీసుకుందాం ఇప్పుడు మీరు నోడ్ 1 ను కనుక చూస్తే నోడ్ నుండి బయటికి వెళ్ళే అన్ని బ్రాంచ్ కరెంట్ లు అంటే మీరు అన్ని బ్రాంచ్ కరెంట్ లు నోడ్ ను వదిలివేస్తున్నాయని అనుకోవచ్చు కాబట్టి కిర్చాఫ్ కరెంట్ లా ప్రకారం ఆ జంక్షన్ వద్ద కొన్ని కరెంట్ లు 0 గా ఉంటాయి కాబట్టి మీరు ఏమి చెప్పగలరు ఇవి I1 I2 మరియు I3 అని వ్రాయగల మూడు కరెంట్ లు అని మీరు చెప్పవచ్చు అప్పుడు I1I2I30 ఇప్పుడు మీరు KCL ను అప్లై చేసుకున్నారు ఇప్పుడు మీరుI1 I2మరియు I3విలువను ఉంచాలి I1 విలువ ఏమిటి I1విలువV1 మరియు V4 ల మధ్య వోల్టేజ్ వ్యత్యాసం ZA చే విభజించబడింది కాబట్టి వోల్టేజ్ V4 అంటే ఏమిటి V4 అనేది Vx తప్ప మరొకటి కాదు ఎందుకంటే Vx V నోడ్ 4 మరియు నోడ్ 3 ల మధ్య అనుసంధానించబడి ఉంది కాబట్టి మీరు I1 కోసం ఏమి వ్రాయగలరు I1 ను మీరు V1 VxZA వ్రాయవచ్చు I2 కోసం మీరు ఏమి వ్రాయగలరు I2కేవలం వోల్టేజ్ V1ZD మరియు కరెంట్ I3 I3 అనేది V1 V2ZB మరియు V1 VxZAV1ZDV1 V2ZB0 కాబట్టి నోడ్ 1 విషయంలో మీకు ఇది లభిస్తుంది అదేవిధంగా నోడ్ 2 V2 కోసం V2 V1ZBV2ZEV2VYZC0 కాబట్టి చివరికి మీకు ఏమి లభిస్తుంది మీరు చివరికి ఈ స్లయిడ్లో పేర్కొన్న అదే సమీకరణాన్ని పొందుతారు కాబట్టి మీరు ఈ విలువలను పొందుతారు ఇప్పుడు మీరు ఏమి చేయవచ్చు మీరు V1 వంటి అన్ని వేరియబుల్స్ క్రమాన్ని మార్చవచ్చు మీరు V2 ను కలిపి ఉంచవచ్చు మరియు మీరు రెండు సమీకరణాలలో VX మరియు VYకలిపి చేయవచ్చు ఇప్పుడు మీకు ZAZBZDZCZE విలువలు తెలిస్తే మీరు దానిని చాలా సరళమైన సమీకరణం గా ఉంచవచ్చు కొన్నిసార్లు మీరు ప్రత్యామ్నాయంగా ఏమి చేయగలరు ఈ రూపంలో రాయడం కష్టమేనా మీరు ఇంపెడెన్స్ ను YA అని అడ్మిటెన్స్ లోకి మార్చవచ్చు YA అనేది 1 బై ZA తప్ప మరొకటి కాదు అదేవిధంగా YB 1 బై ZB మరియు YDవిలువ 1 బై ZD కాబట్టి మీరు ఇప్పుడు ఏమని వ్రాయగలరు మీరు సమీకరణాన్ని అడ్మిటెన్స్ ల రూపంలో వ్రాయవచ్చు మరియు ఇప్పుడు మీకు సరళమైన సమీకరణాలు ఉన్నాయి అవి V1మరియు V2 అయినా తెలియని వేరియబుల్స్ కోసం పరిష్కరించవచ్చు కాబట్టి మీకు రెండు తెలియని వేరియబుల్స్ మరియు రెండు సమీకరణాలు ఉన్నాయి వీటిని సులభంగా పరిష్కరించవచ్చు కాబట్టి కరెంట్ సమీకరణాలు వోల్టేజ్ సమీకరణాలను నెట్వర్క్ యొక్క రిఫరెన్స్ నోడ్ మినహా ప్రతి ప్రిన్సిపుల్ నోడ్ వద్ద వ్రాయవచ్చు కాబట్టి మీరు ప్రిన్సిపుల్ నోడ్ 1 మరియు 2 కోసం వ్రాశారు మరియు మీరు రిఫరెన్స్ నోడ్ కోసం ఏ సమీకరణాన్ని వ్రాయవలసిన అవసరం లేదు కాబట్టి మీకు రెండు సమీకరణాలు వచ్చాయి ఇప్పుడు ఒక సర్క్యూట్ కోసం ఒక పరిష్కారాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన సమీకరణాల సంఖ్య అనేది నిజానికి ప్రిన్సిపుల్ నోడ్ ల సంఖ్య కంటే 1 తక్కువ కాబట్టి ఈ చిత్రంలో 3 ప్రధాన నోడ్ లు 1 2 మరియు 3 కాబట్టి అవసరమైన సమీకరణాల సంఖ్య 3 మైనస్ 1 అవుతుంది కాబట్టి సర్క్యూట్ పరిష్కరించడానికి మీకు రెండు సమీకరణాలు అవసరం మరియు మీకు ఈ రెండు సమీకరణాలు వచ్చాయి కాబట్టి ఈ సమీకరణాల సృష్టితో మీరు నోడ్ వోల్టేజ్ లను కలిగి ఉన్న సర్క్యూట్ లను పరిష్కరించవచ్చు అవి నోడ్ వోల్టేజ్ లను వేరియబుల్ గా కలిగి ఉంటాయి కాబట్టి మీరు కాన్సెప్ట్ ను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం దిగువ చిత్రంలో చూపిన నెట్వర్క్ కోసం మనం వోల్టేజ్ VAB ని నిర్ణయించాలి కాబట్టి వోల్టేజ్ VAB అంటే VA VB కాబట్టి మీరు B ని రిఫరెన్స్ నోడ్ గా తీసుకుంటే అది 0 డిగ్రీల వద్ద ఉంటుంది కాబట్టి 0 వోల్ట్ మరియు వోల్టేజ్ VAB వద్ద నోడ్ A వద్ద ఉన్న వోల్టేజ్ తప్ప మరొకటి ఉండదు కాబట్టి మీరు ఎలా పరిష్కరిస్తారు మీరు మళ్ళీ ప్రిన్సిపుల్ నోడ్ లను కనుగొనవలసి ఉంది కాబట్టి ప్రిన్సిపుల్ నోడ్స్ ఏమిటి ఇక్కడ ప్రిన్సిపుల్ నోడ్ లు 1 మరియు B ఎందుకంటే ఇవి రెండు నోడ్ లు మాత్రమే ఇక్కడ మూడు బ్రాంచ్ ల సంఖ్య కనెక్ట్ చేయబడింది కాబట్టి మీకు ప్రిన్సిపల్ నోడ్స్ వచ్చాయి ఇప్పుడు దానిలో ఒకే నోడల్ సమీకరణం అవసరం ఎందుకంటే మీరు B ను రిఫరెన్స్ నోడ్ గా తీసుకున్నారు కాబట్టి V1అయిన నోడ్ 1 వద్ద వోల్టేజ్ ను పరిష్కరించడానికి మీరు ఒకే సమీకరణాన్ని మాత్రమే వ్రాయాలి కాబట్టి మీరు నోడ్ 1 వద్ద కిర్చాఫ్ యొక్క కరెంట్ చట్టాన్ని వర్తింపజేస్తే ఏమి జరుగుతుంది ఈ కరెంట్ IY ఇది IX మరియు ఈ కరెంట్ I కాబట్టి మీరు I ను వ్రాస్తే IX లోనికి వెళ్తుంది మరియు IY బయటకు వస్తున్నాయి కాబట్టి I విలువ IXIY కి సమానం ఇప్పుడు మీరు ఏమి చేయాలి మీరు నోడ్ వోల్టేజ్ ల పరంగా కరెంట్ ల విలువలను వ్రాయాలి కాబట్టి IX కోసం విలువ ఏమిటి ఇది ప్రాథమికంగా మీరు ఇప్పటికే రిఫరెన్స్ నోడ్ గా తీసుకున్న నోడ్ కాబట్టి IXవిలువ V1 ను 16 ఓం రెసిస్టెన్స్ తో విభజిస్తే లభిస్తుంది అదేవిధంగా Iy కోసం మీరు ఏమి వ్రాయగలరు మీరు V1 ను పూర్తి బ్రాంచ్ యొక్క ఇంపెడెన్స్ ద్వారా విభజించవచ్చు కాబట్టి ఇప్పుడు ఇంపిడెన్స్ ఏమిటి ఇది రెసిస్టెన్స్ కాబట్టి ఇది 4 ఇది ఇండక్టెన్స్ కాబట్టి మీరు కేవలం j3 ను వ్రాయవచ్చు కాబట్టి కరెంట్ IY ఏమిటి ఇది V1 బై 4 j3 అవుతుంది మరియు ఇది ఉదాహరణలో ఇవ్వబడిన కరెంట్ విలువకు సమానం కాబట్టి ఇప్పుడు మీరు ఏమి చేయాలి మీరు దీన్ని పరిష్కరించాలి ఎందుకంటే ఇక్కడ మీకు 1 మాత్రమే తెలియనిది ఉంది మరియు దాన్ని పరిష్కరించడానికి మీకు ఒక సమీకరణం వచ్చింది మీరు V 1 ను తీసివేసి దాన్ని పరిష్కరించండి మీరు V 1 విలువను 79 1 గా యాంగిల్ 28 34 డిగ్రీతో పొందుతారు కాబట్టి మీకు V 1 విలువ వచ్చింది కానీ మీ లక్ష్యం V A విలువను కనుగొనడం కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు మొదట కరెంట్ IYV14j3 విలువను కనుగొనాలి ఇప్పుడు A మరియు B ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక విభాగంలో డ్రాప్ ఏమిటో మనం చూడాలి కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు ఓమ్స్ లా Ohms lawను ఉపయోగిస్తారు మరియు ప్రవహించే కరెంట్ IY మరియు రెసిస్టెన్స్ 4 తో గుణించడం నోడ్ A వద్ద వోల్టేజ్ అవుతుంది కాబట్టి VAB అంటే ఏమిటి IY4 అనేది రెసిస్టెన్స్ కాబట్టి మీరు IY యొక్క విలువను V14j3 V1 అని మీరు కనుగొన్నారు అలాగే 79

కాబట్టి ఇది మీరు సులభంగా పరిష్కరించవచ్చు మరియు విలువను కనుగొనవచ్చు ఈ చిత్రంలో చూపబడిన నెట్వర్క్ యొక్క ప్రతి బ్రాంచ్ లో కరెంట్ ప్రవాహాన్ని గుర్తించడానికి నోడల్ అనాలిసిస్ ను ఉపయోగించమని మిమ్మల్ని అడిగితే మరొక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి మీరు ఏమి చూడగలరు నోడ్ 1 మరియు నోడ్ 2 నోడ్ 2 అనే రెండు ప్రిన్సిపుల్ నోడ్స్ ఇక్కడ నుండి మీరు చూడవచ్చు మీరు దానిని రిఫరెన్స్ నోడ్ గా తీసుకోవచ్చు కాబట్టి మీరు మొదట V1 విలువను కనుగొనవలసి ఉంటుంది మీరు V1 విలువను కనుగొన్నప్పుడు మీరు I1 I2 మరియు I3 కరెంట్ విలువలను కనుగొనవచ్చు ఇక్కడ I1 I2 మరియుI3 మూడు కరెంట్ లు నోడ్ 1 నుండి తీయబడ్డాయి కాబట్టి మీరు I1I2I30 అని వ్రాయవచ్చు ఇప్పుడు మీరు I1 I2 మరియు I3 విలువను ఉంచాలి I1అంటే ఏమిటి I1V1 100∠0°25 I2V120 I3V1 50∠90°10 ఇప్పుడు మీరు పరిష్కరిస్తే మీకు ఏమి లభిస్తుంది మీరు V 1 విలువను 33 34 గా పొందుతారు కాబట్టి మీరు V1 విలువను పొందారు మీరు V1 యొక్క విలువలను I1 I2 మరియు I3 లలో ఉంచాలి మరియు మీరు విలువను ఉంచినప్పుడు మీరు కరెంట్ ల విలువలను పొందుతారు సరే కాబట్టి ఈ విధంగా మీరు వాటి కరెంట్ ల విలువను ఈ సందర్భంలో బ్రాంచ్ కరెంట్ లు సులభంగా తెలుసుకోవచ్చు మరియు మీరు సర్క్యూట్ను పరిష్కరించవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో నోడ్ వోల్టేజ్ నిర్ణయించాల్సిన అవసరం ఉంది కాని ఇక్కడ సోర్స్ ఒకటి ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ మరియు రెండవది డిపెండెంట్ కరెంట్ సోర్స్ కాబట్టి ఈ సందర్భంలో మీకు డిపెండెంట్ మరియు ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉన్నప్పుడు మీరు సర్క్యూట్ ను ఎలా పరిష్కరిస్తారు మునుపటి ఉదాహరణలో మనము చేసిన అదే విధానాన్ని మీరు అనుసరిస్తారు మీరు మొదట ప్రిన్సిపుల్ నోడ్ లను కనుగొనాలి కాబట్టి ఈ సందర్భంలో ప్రిన్సిపుల్ నోడ్ లు ఏమిటి ఈ సందర్భంలో ఇది ప్రిన్సిపుల్ నోడ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ 1 2 మరియు 3 బ్రాంచ్ లు కలుస్తున్నాయి 2 కూడా ప్రిన్సిపుల్ నోడ్ ఎందుకంటే మూడు రెసిస్టెన్స్ లు ఇక్కడ అనుసంధానించబడి ఉన్నాయి నోడ్ 3 కూడా ప్రిన్సిపుల్ నోడ్ ఎందుకంటే రెండు రెసిస్టెన్స్ మరియు 1 డిపెండెంట్ కరెంట్ సోర్స్ అనుసంధానించబడి ఉన్నాయి ఏమైనప్పటికీ 0 అనేది ప్రిన్సిపుల్ నోడ్ కానీ ఇది రిఫరెన్స్ నోడ్ కాబట్టి మనము దీనిని రిఫరెన్స్ నోడ్ గా పరిగణించాము మరియు ఇప్పుడు మనము సర్క్యూట్ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము నోడ్ 1 నుండి మీకు ఏమి లభిస్తుంది నోడ్ 1 విషయంలో కరెంట్ విలువ ఇదిixఅని చెప్తుంది ఇది I మరియు ఇది మీరు I1 గా మరొక విలువను తీసుకోవచ్చు కాబట్టి ఏమి జరుగుతుంది మీరు 3 ఆంపియర్ కరెంట్ లోపలికి వెళుతుంది మరియు I1 మరియు ix బయటకు వెళ్తున్నాయి కాబట్టి మీరు I1ix అని వ్రాస్తారు ఇప్పుడు మీరు ఈ విలువను కరెంట్ పరంగా వోల్టేజ్ పరంగా మారుస్తుంది కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు నోడ్ వోల్టేజ్ ల విలువను V1V2V3 గా కేటాయించారు అంటే మీకు పరిష్కరించడానికి మూడు సమీకరణాలు అవసరం ఎందుకంటే మీకు ఇప్పుడు మూడు తెలియని V1V2V3ఉన్నాయి కాబట్టి మీరు వోల్టేజ్ V1పరంగా కరెంట్ I1 ను వ్రాసినప్పుడు మీరు ఏమి వ్రాయగలరు I1 V1 V34 మరియు ix V1 V22 మీకు లభించే మరో సమీకరణం 3V1 2V2 V312 కాబట్టి ఇది నోడ్ 1 వద్ద KCL ను అప్లై చేసినప్పుడు మీరు చేసే సమీకరణం అదేవిధంగా నోడ్ 2 కోసం మీరు ix లోపలికి వెళుతుందని మరియు I2 మరియు I3 బయటికి వెళుతున్నాయని వ్రాయవచ్చు కాబట్టి ix విలువ I2I3 కు సమానంగా ఉంటుంది ix కూడా V1 V22 I2 V2 V38 మరియు I3V24 కు సమానం కాబట్టి మీరు పరిష్కరించినప్పుడు మీరు V1V2V3 పరంగా మరొక సమీకరణాన్ని పొందుతారు అదేవిధంగా నోడ్ 3 కోసం మీరు ఈ సందర్భంలో వ్రాస్తే నోడ్ 3 విలువ I2I1 ప్లస్ అవుతుంది ఎందుకంటే దీని డైరెక్షన్ క్రిందికి ఉంటుంది కాబట్టి మీరు దీనిని వ్రాయవచ్చు ఈ రెండూ నోడ్ లోకి వెళుతున్నాయి కాబట్టి మీరు 2ixI2I1ను వ్రాయవచ్చు కానీ ix V1 V22 కాబట్టి మీరు ఈ డిపెండెంట్ కరెంట్ సోర్స్ లో ix విలువను ఉంచుతారు కాబట్టి మీరు 2ix 2V1 V22 విలువను పొందుతారు ఆపై I1 V1 V34 మరియు I2 V2 V38 మీకు నోడ్ 3 నుండి మరొక సమీకరణం వచ్చింది ఇప్పుడు మీకు మూడు తెలియని విలువలు V1V2 మరియు V3ఉన్నాయి మరియు మీకు 3V1 2V2 V312 మరియు 4V17V2 V30 మరియు 2V1 3V2V30 అనే మూడు సమీకరణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు మూడు సమీకరణాలు ఉన్నాయి మూడు తెలియనివి మీరు ఆ మూడు సమీకరణాలను పరిష్కరిస్తే మీకు V1V2 మరియు V3 విలువ లభిస్తుంది కాబట్టి మనల్ని నిర్ణయించమని అడిగిన నోడ్ వోల్టేజీలు ఈ విధంగా లెక్కించబడ్డాయి కాబట్టి ఈ విధంగా మీరు నోడల్ అనాలిసిస్ సహాయంతో ఏ రకమైన సమీకరణం ఏ రకమైన సర్క్యూట్ నెట్వర్క్ ను అయినా పరిష్కరించవచ్చు కాబట్టి ఈ పర్టిక్యులర్ వారంలో మనము నోడ్ వోల్టేజ్ నోడల్ అనాలిసిస్ మరియు మెష్ అనాలిసిస్ గురించి చర్చించాము కాబట్టి మీరు కరెంట్ ల పరంగా సర్క్యూట్ పారామితులను కనుగొనవలసి ఉందని మీరు చూసినప్పుడల్లా మీరు మెష్ అనాలిసిస్ ను ఉపయోగించవచ్చు మరియు నోడ్ వోల్టేజ్ లను కనుగొనమని అడిగినప్పుడు మీరు నోడల్ అనాలిసిస్ ను ఉపయోగించవచ్చు కాబట్టి మీరు రెండు అనాలిసిస్ లను పోల్చి చూస్తే మెష్ అనాలిసిస్ కిర్చాఫ్ వోల్టేజ్ చట్టం పై ఆధారపడి ఉంటుందని మరియు నోడల్ అనాలిసిస్ కిర్చాఫ్ కరెంట్ చట్టాన్ని బట్టి ఉంటుందని మీకు తెలుస్తుంది అయితే కొన్నిసార్లు రెండు సందర్భాల్లో మీకు సర్క్యూట్ పరిష్కరించడానికి వోల్టేజ్ చట్టం మరియు కరెంట్ చట్టం అయిన కిర్చాఫ్ యొక్క రెండు చట్టాలు అవసరం కావచ్చు కాబట్టి దీనితో మనము నేటి సెషన్ను ముగిస్తాము వచ్చే వారంలో వివిధ నెట్వర్క్ సిద్ధాంతాల గురించి చర్చిస్తాము ధన్యవాదాలు